కెమికల్ ఇంజనీరింగ్లో ప్రాథమిక సూత్రాలు మరియు లెక్కలపై ఓపెన్ ఆన్లైన్ కోర్సుకు స్వాగతం కాబట్టి మేము మాడ్యూల్ 10 కింద కంప్యూటేషనల్ టెక్నిక్స్ గురించి చర్చిస్తున్నాము మరియు ఈమాడ్యూల్ 10 ఉపన్యాసంలో నేను న్యూమరికల్ ఇంటెగ్రేషన్ గురించి ఉదాహరణలతో చర్చిస్తాను మునుపటి ఉపన్యాసంలో మేము నాన్ లీనియర్ సమీకరణం గురించి వివరించాము మరియు ఆ నాన్ లీనియర్ సమీకరణమును ఉదాహరణలతో ఎలా పరిష్కరించాలో కూడా మా మునుపటి ఉపన్యాసంలో వివరించాములీస్ట్ స్క్వేర్ మెథడ్ ద్వారా ప్రయోగాత్మక డేటాతో ఆ లినియర్ ఈక్వేషన్స్ ఎలా తెలుసుకోవాలి అనేది చూద్దాం ఇక్కడ ఈ ఉపన్యాసం ప్రాథమికంగా గణన పద్ధతులుcomputational techniquesయొక్క కొనసాగింపు ఈ సందర్భంలో కొన్ని వేరియబుల్స్ యొక్క డిస్క్రెటే డేటా నుండి ఇంటెగ్రేషన్ వాస్తవంగా ఎలా లెక్కించాలి మరియు వివిక్త డేటా యొక్క ప్రొఫైల్ ఇంటెగ్రేషన్ ఏమిటి మరియు ఆ ప్రొఫైల్ క్రింద ఉన్న ప్రాంతం ఎలా ఉంటుంది ఇంటెగ్రేషన్ విలువ ఆధారంగా దాన్ని ఎలా అంచనా వేయాలి మరియు ఎలా లెక్కించాలి లెక్కించడానికి వివిధ నియమాలు ఏమిటి న్యూమరికల్ ఇంటెగ్రేషన్ కర్వ్ క్రింద ఉన్నప్రాంతాన్ని లెక్కించడానికి వివిధ నియమాలు ఏమిటి మేము ఇక్కడ చర్చిస్తాము ఖచ్చితమైన అంతర్భాగం యొక్క న్యూమరికల్ ఇంటెగ్రేషన్ అఫ్ ఇంటెగ్రల్స్ చాలా సందర్భాల్లో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఇక్కడ అల్జేబ్రాయ్క్ ఫార్మ్ అఫ్ ఇంటెగ్రల్ కొన్నిసార్లు అక్కడ కలిసిపోవడం కష్టం కాబట్టి అటువంటి సందర్భాల్లో మనం న్యూమరికల్ ప్రాసెస్ ఉపయోగించాలి ఈ విధంగా మాథ్క్యాడ్ లేదా గ్రాఫిక్స్ లేదా కాలిక్యులేటర్ వంటి సాఫ్ట్వేర్ అక్కడ ఖచ్చితమైన సమగ్రతను చేస్తుంది కాబట్టి ట్రాపెజోయిడల్ నియమం మరియు సింప్సన్ నియమం వంటి రెండు పద్ధతుల్లో ఒకటి మనం ఉపయోగించవచ్చు ఈ విధమైన రూపం యొక్క సమగ్రతనుఇక్కడ అంచనా వేయాలి కాబట్టి ఇది నుండి x1 x2 పరిమితుల్లో ఇంటెగ్రేషన్ అనేది సంఖ్యాపరంగా లెక్కించబడిందని మీకు తెలుసు x1 to x2 పరిధిలో ఉన్న డేటా నుండి ఇక్కడ ఇంటెగ్రల్స్క్కించడానికి 2 పద్ధతులు ఉన్నాయని ఇప్పుడు మేము చెప్పాము దీనిని ట్రాపెజోయిడల్ నియమం అంటారు ఇప్పుడు వీటి ఆధారంగా ఇక్కడ x1 y1 x2 y2 ద్వారా లైన్స్ క్రింద ఉన్న ప్రాంతం ఇప్పుడు ఈ y వర్సెస్ x యాక్సిస్ యొక్క ప్లాట్లో ఈ లైన్క్రింద ఉన్న ప్రాంతాన్నిఎలా లెక్కించాలో ఇక్కడ మీకు తెలుసు కాబట్టి దాని నుండి పాయింట్ల శ్రేణి క్రింద ఇక్కడ x1 నుండి xn వరకు ఇక్కడ ఈ చిత్రంలో ఇది x1 నుండి x2 వరకు ఉంటుంది కానీ మీకు x1నుండి xn విలువ ఉండవచ్చు మరియు అటువంటి సమ్మషన్ ద్వారా ఇక్కడ పొందవచ్చు ఈ సందర్భంలో ట్రాపెజోయిడల్ నియమం ప్రకారం ఈ ఫార్ములా ద్వారా ఈ సమగ్రాలను పొందవచ్చు అని ఇప్పుడు మనం చూద్దాం కాబట్టి ఇది ఇక్కడ x1 నుండి x2 కు సమానంగా ఉంటుంది ఇక్కడ ఫంక్షన్ y dx లోకి ఉంటుంది ఇది మీ ఇంటెగ్రల్స్ దీని నుండి మనం x1 నుండి x2 డేటా యొక్క పరిమితి మరియు y1 నుండి y2 డేటా యొక్క విలువ నుండి ఈ ప్రాంతాన్ని పొందవచ్చు దీని ద్వారా డెఫినిషన్ అఫ్ ఇంటెగ్రల్ ఇక్కడ ఇలా ఉంటుంది ఇది ఇలా ఈ సమీకరణం ద్వారా మీరు ఈ క్రింద ఉన్న ప్రాంతం ఇక్కడ x1 నుండి x2వరకు ఈ x విలువ యొక్క పరిమితి అయితే y1 y2 ఇది ప్రాథమికంగా ఈ x1 మరియు x2 వద్ద ఫంక్షన్ల విలువ అప్పుడు మీరు దాని సగటును తీసుకోవాలి దిని నుండి మీకు అక్కడ ఇంటెగ్రల్స్ తెలియును ఇప్పుడు ఈ ప్రాంతం వరుసగా పాయింట్ల శ్రేణి కింద అనుకుందాం x1 నుండి xn వరకు ఇక్కడ అలాంటి పదాల సమ్మషన్ ద్వారా పొందవచ్చు ఇక్కడ నేను ఈ విధంగా వ్రాయవచ్చు కాబట్టి అది ఈ విధంగా సమానమవును ఈ క్రింది విధంగా వ్రాయవచ్చు ఈ సమీకరణం నుండి మీరు ఇక్కడ ఉన్న ప్రాంతం ఇక్కడ ఉన్న పాయింట్ లోపలx1నుండిxn వరకు పొందవచ్చు కాబట్టి దీనిని ట్రాపెజోయిడల్ రూల్ అంటారు ఇప్పుడు డేటా పాయింట్ల యొక్క అబ్సిస్సా విలువలు సమాన వ్యవధిలో మీకు తెలిస్తే ట్రాపెజోయిడల్ నియమాన్ని ఇక్కడ ఇలా సరళీకృతం చేయవచ్చు దీనిని ఈ క్రింది విధంగా వ్రాయవచ్చు దీని నుండి డేటా పాయింట్ల యొక్క అబ్సిస్సా విలువ సమాన వ్యవధిలో ఉంటే అప్పుడు ఈ ట్రాపెజాయిడల్ నియమం దీనికి సరళీకృతం అవుతుంది

ఇప్పుడు సమాన విరామాలను కలిగి ఉంటే ఇక్కడ ఈ ఇంటెగ్రల్ వ్రాయవచ్చు

కాబట్టి అది సమానం అగును ఇది మీ సాధారణీకరించిన రూపం లేదా h అనేది డేటా పాయింట్లలోని x విలువల మధ్య దూరం అంటే ఇక్కడ ఈ 2 పాయింట్ల మధ్య వ్యత్యాసం ఏమిటో మనం వ్రాయగలము అక్కడ s వంటిది సమానమైన విరామాలు ఉంటే మీరు x2 x1ను బై 2 చేసినచో ఇది h విలువ అవుతుంది ఇక్కడ hఅంటే దీని మధ్య దూరం hబై 2 అంటే x2 x1 బై 2 అవుతుంది అంటే ఇక్కడ h కేవలం x2 x1 కు సమానం కాబట్టి ఈ h అనేది x విలువల మధ్య దూరం ట్రాపెజోయిడల్ నియమాన్ని ఉపయోగించటానికి మీకు తెలిసిన డేటా పాయింట్లను సర్దుబాటు చేస్తుంది ఇప్పుడు ఈ సందర్భంలో మీరు పట్టిక డేటాను అక్కడ ఉన్న సమీకరణంలో ప్రత్యామ్నాయం చేయడానికి ఏదైనా ప్లాట్ చేయాలి కాబట్టి ఈ విధంగా మీరు లెక్కించవచ్చు ఈ సమీకరణం ద్వారా ఇక్కడ ఇంటెగ్రల్స్ ఏమిటో మీరు లెక్కించవచ్చు ఈ మనము సందర్భంలో ఈ పరిమితి ఇక్కడ x2 కు బదులుగా x1 నుండి xn వరకు ఉంటుందని వ్రాయవచ్చు ఇక్కడ మనము n సంఖ్య డేటాను పరిశీలిస్తున్నాము అయితే ఈ సమీకరణం ద్వారా x1 మరియు x2 లకు 2 పాయింట్లు ఇది సమానంగా ఉంటుందని మనము కనుగొన్నాము ఈ సమీకరణం ద్వారా 2 పాయింట్లు మీరు ఈ కానీ మీకు ఉన్న n పాయింట్ల సంఖ్య ఈ సమీకరణాన్నిసాధారణంగా మీరు ఈ ఉపయోగించి ఇక్కడ వ్రాయవచ్చు మరొక పద్ధతిని సింప్సన్ నియమం అంటారు ఇప్పుడు ఈ సందర్భంలో ఇది మరింత విస్తృతంగా ఉపయోగించబడుతోంది ఒక నిర్దిష్ట పరిమితిలో ఉన్న ఇంటిగ్రల్స్ ను అంచనా వేయడానికి టెక్నిక్స్ ఇది ఒకే బేసి సంఖ్యలో సమాన ఖాళీ డేటా పాయింట్లకు మాత్రమే వర్తిస్తుంది మరియు అక్కడ 3 పాయింట్ల వరుస సమూహాలకు పారాబొలిక్ ఫంక్షన్లను అమర్చడంపై ఆధారపడి ఉంటుంది ఇక్కడ లాగా మనం ఒక పరబోలా 2 పాయింట్లు 1 నుండి 5 ఇలా చూస్తాము ఎడమ వైపు 0 123 మరియు కుడి వైపున 2 32 వద్ద పారాబొలాగా ఉండాలి మరియు ఈ సందర్భంలో మీరు x ఆక్సిస్ ఇక్కడ h వంటి x2 - x1మరియు ఇక్కడ మళ్ళీ h is x3 - x2 x4 - x3 x5 - x4 ఇది మీ h విలువ అవుతుంది అయితే yఆక్సిస్ x1యొక్క ప్రతి విలువకు మీరు ఆ ఫంక్షన్ y1విలువను మరియు అదే విధంగా y2 y3 గా పొందుతారు ఇలా మరియు దీని ఆధారంగా మీకు పారాబొలా అని తెలియును ఈ పారాబొలా కింద ఈ ఇంటిగ్రల్స్ ద్వారా పొందగలిగే ప్రాంతం ఏమిటి మరియు ఈ సింప్సన్స్ నియమం ఆధారంగ లెక్కించవచ్చు ఇప్పుడు సింప్సన్స్ నియమం ఏమిటంటే వాస్తవంగా Algebra ఆల్జీబ్రా తర్వాత ఒక పారాబొలా కింద ఉన్న ప్రాంతం యొక్క సమాన అంతరాల పాయింట్ల ద్వారా చూపబడుతుంది x1 y1 x2 y2మరియు x3 y3 వాస్తవానికి ఇక్కడ ఈ విధంగా వ్యక్తీకరించవచ్చు మీరు ఇక్కడ 3 పాయింట్లను కలిగి ఉంటే దానిని ఈ సమీకరణం ద్వారా సూచించవచ్చు ఈ సందర్భంలో h అనేది ఆ వరుస x విలువల మధ్య విరామం తత్ఫలితంగా అటువంటి విలువల సంఖ్య ఉంటుంది అవి సమాన అంతరం గల పాయింట్లు మరియు ఈ ఇంటెగ్రల్ గా వ్యక్తీకరించబడతాయి

ఆపై ఇక్కడ మళ్ళీ అదే నమూనా ఈ y3 4 y4 y5 వంటి y3 నుండి ప్రారంభమవుతుంది ఇది ఇక్కడ ఒక పాయింట్ n వరకు కొనసాగుతుంది అప్పుడు ఫైనల్ పాయింట్ ఇక్కడ వస్తుంది ఆ ఇంటెగ్రల్స్ వ్యక్తీకరించడానికి ఇది సాధారణ పదం అవి ఉంటే మీరు ఈ ఫంక్షన్ల కోసం n సంఖ్య డేటాను కలిగి ఉంటే x1 నుండి xn వరకు డేటా సంఖ్య ఈ సందర్భంలో ఇక్కడ మీరు h విలువలో చాలావరకు కనుగొనవలసి ఉంటుంది మరియు తరువాత మీరు ఈ నమూనాను ఇక్కడ పరిగణించాలి మరియు తరువాత ఈ y3 నుండి y5 వంటి ఇతర పాయింట్లు ఉంటాయి ఆపై n వ విలువ వరకు మీరు ఈ సాధారణ విలువ ద్వారా పరిగణించవచ్చు ఈ సింప్సన్స్ నియమాన్ని ఇక్కడ ఒక సాధారణ రూపంగా వ్రాయవచ్చు ఇది ఫంక్షన్ కోసం x1 నుండి xn అనుకుందాం దీనిని ఈ విధంగా సమీకరణం వ్రాయవచ్చు ఆపై ప్లస్ అప్పుడు 2 లోకి మనం ఇక్కడ సమ్మషన్ రాయవచ్చు మీరు j 3 5 కు సమానం డాట్ డాట్ డాట్ ఇక్కడ n 2 మరియు తరువాత ఇక్కడ అది yj వీటి ఫార్ములా ఆధారంగా మీరు గ్రాఫికల్ రూపంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ n ఫంక్షన్ల క్రింద ఇంటెగ్రల్స్ లేదా ప్రాంతం ఏమిటో లెక్కించవచ్చు ఈ విధంగా మీరు సింప్సన్స్ నియమం ఆధారంగా ఇంటెగ్రల్స్ పొందవచ్చు ఇప్పుడు ఒక ఉదాహరణ ఇవ్వబడింది 20 50 80 110 140 170 200 మరియు 230 వంటి డిగ్రీ సెల్సియస్లో ఇటువంటి ఉష్ణోగ్రతల వద్ద వాయువు యొక్క హీట్ కెపాసిటీ ముగుస్తుంది మరియు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇవ్వబడుతుంది 20 డిగ్రీల సెల్సియస్ వద్ద ఇది 28 95 మరియు 50 డిగ్రీల సెల్సియస్ వద్ద 29 13 మరియు 80 డిగ్రీల సె ల్సియస్ వద్ద 29 30 మరియు 110 డిగ్రీల సె ల్సియస్ వద్ద 29 48 140 ఇది అవుతుంది మరియు 170 నుండి 230 వరకు మీరు ఈ స్పెసిఫిక్ కెపాసిటీవిలువను కలిగి ఉన్నారు ఈ పరిధిలో 20 నుండి 230 డిగ్రీల సెల్సియస్ వంటి డేటాను ఇప్పుడు మీరు ఇక్కడ కలిగి ఉన్నారు ఇప్పుడు ఈ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్పై వరుస ఉష్ణోగ్రత వ్యత్యాసాలు అని మీరు చూస్తారు మీరు ఇలా 20 నుండి 50 వరకు 50 నుండి 80 80 నుండి 110 మరియు 110 నుండి 140 వరకు పొందుతున్నారు ప్రతిచోటా మీరు ఆ విధమైన విరామాన్ని పొందుతున్నారు కాబట్టి ఈక్వల్ ఇంటెర్వల్స్ ఉన్నాయి మరియు ఇక్కడ పాయింట్ల సంఖ్య1 2 3 4 5 6 7 8 పాయింట్ల వంటివి ఇక్కడ సరి సంఖ్య పాయింట్స్ కూడా ఉన్నాయి కాబట్టి 20 డిగ్రీల సెల్సియస్ నుండి 230 డిగ్రీల సెల్సియస్ వరకు వెళ్లే ఈ వాయువు యొక్క 3 గ్రాముల మోల్స్ ఎంథాల్పీలో మార్పును ఎలా తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఈ ఇక్వేషన్ ఆధారంగా ఎంథాల్పీని లెక్కించవచ్చు ఇది n కు సమానం 20 నుండి 230 డిగ్రీల సెల్సియస్ యొక్క సమగ్రంగా Cp ఇంటూ dT ఇప్పుడు ఈ n ఇక్కడ మోల్స్ సంఖ్య ఈ వాయువు యొక్క 3 గ్రాముల మోల్స్ ఇవ్వబడ్డాయి మరియు ఇక్కడ కూడా ఇంటెగ్రల్స్ మీకు Cp ఇంటూ dT తెలుస్తుంది కాబట్టి మొత్తం ఎంథాల్పీ మార్పు 20 నుండి 232 వరకు ఉంటుంది ఇప్పుడు ఈ భాగం సమగ్రమైనది మీరు పట్టికలో ఇచ్చిన ఈ డేటా ఆధారంగా పొందాలి దీన్ని లెక్కించడానికి ఆ ట్రాపెజోయిడల్ నియమాన్ని లేదా సింప్సన్స్ నియమాన్ని ఎలా వర్తింపజేయాలి దీని ఆధారంగా ఎంథాల్పీ లెక్కించాలి ఇప్పుడు ఈ సందర్భంలో ట్రాపెజోయిడల్ నియమాన్ని మొదటి లేదా చివరి ఆకట్టుకునే విరామానికి వర్తింపజేయాలి ఇది మీరు గుర్తుంచుకోవాలి ఎందుకంటే ప్రారంభంలో సింప్సన్స్ నియమాలు ఆ బేసి సంఖ్య డేటా కోసం మరియు ఆ సమగ్ర 3 పాయింట్ల యొక్క సిమిలర్ పాటర్న్ పొందడానికి ఆ సమగ్రతలు మరియు ఇక్కడ మనకు 8 పాయింట్లు ఉన్నందునసరి సంఖ్య పాయింట్స్ ఉన్నాయి ట్రాపెజోయిడల్ నియమం మొదట మీరు విరామాలలో మొదటి లేదా చివరి గా దరఖాస్తు చేయాలి మరియు సింప్సన్స్ నియమాన్ని అక్కడ వర్తింపజేయవచ్చు ట్రాపెజోయిడల్ నియమం ప్రకారం మనం ఇక్కడ ఇలా రాయవచ్చు మొదట మనం ఇక్కడ ఏమి రాయగలం 2 మీకు తెలుసు ఇక్కడ 20 నుంచి 50 వరకు ఉన్న పాయింట్లు ఇక్కడ ఉన్న ఇంటెగ్రల్స్ ఇక్కడ x1 నుండి x2పాయింట్లు మనం ఈ విధంగా రాయవచ్చు ఇది ప్రాథమికంగా ట్రాపెజోయిడల్ నియమం కాబట్టి మరియు సింప్సన్స్ మూడవ వంతు నియమం కోసం మనం ఇక్కడ x1 నుండి xn అని వ్రాయవచ్చును మనం x యొక్క y ఫంక్షన్ గా వ్రాయవచ్చు ఈ విధంగా ఇది సింప్సన్స్ నియమం కాబట్టి ఈ సమస్య విషయానికి వస్తే మనం ఇక్కడ ఈ విధంగా రాయవచ్చు అప్పుడు ఇక్కడ టి1 నుంచి టి వరకు పరిమితి మీకు తెలుసు అప్పుడు ఇక్కడT1 నుండి T ఫైనల్ వరకు పరిమితి అంటే T0ఇక్కడ Cp ఇంటూdT లోకి ఈ సందర్భంలో మనం డెల్టా T 2గా వ్రాయవచ్చు ఇక్కడ h అంటే ఉష్ణోగ్రత వ్యత్యాసం అప్పుడు మనం Cp ఇక్కడ వ్రాయవచ్చు 1 అంటే Cp1 యొక్క మొదటి విలువ అదే విధంగా Cp2రెండవ పాయింట్ ఇక్కడ స్పెసిఫిక్ కెపాసిటీ ఇది మీ ట్రాపెజోయిడల్ నియమం మరియు అప్పుడు డెల్టా T బై 3 ఈ భాగం ఈ భాగం సింప్సన్ రూల్ కొరకు అప్లై చేయబడుతుంది కాబట్టి ఇది ఇక్కడ Cp లాగా మనం 2 Cp వ్రాయగలము ఆ Cp2 ఇక్కడ Cp8 వ్రాయవచ్చు మనం Cp8 ని ఇక్కడ వ్రాయవచ్చు తరువాత ప్లస్ 4 ను Cp3 Cp5 Cp7 లోకి వ్రాయవచ్చు అప్పుడు మనం 2 ను ఇక్కడ వ్రాయవచ్చుCp4 Cp6ఈ ట్రాపెజోయిడల్ నియమం మరియు సింప్సన్స్ నియమం యొక్క ఈ కలయిక ప్రకారం ఇది మీ చివరి సమీకరణం ఇప్పుడు దీని విలువను ఇక్కడ ప్రతిక్షేపించగా డెల్టా T Cp1 Cp2 మరియు తరువాత ఆ విలువలు అన్నీ మనం పొందవచ్చు ఇది 6207 7 జూల్ పర్ మోల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ ఎంథాల్పీ కోసం ఆ సమీకరణం యొక్క సమగ్ర రూపాలు అంటే డెల్టా H ఇది n కి సమానం ఇప్పుడు వీటి ఆధారంగా మొత్తం ఎంథాల్పీని లెక్కించవచ్చు మనం డెల్టా H అని లెక్కించవచ్చు అది ఇక్కడ ఇవ్వబడినదానికి సమానం ఎందుకంటే డెల్టా అంటే ఇక్కడ మీకు తెలిసిన ఉష్ణోగ్రత 22 నుంచి 30 20 నుంచి 230 వరకు CpdTలోనికి సమానం కాబట్టిఇక్కడ n మీకు ఇవ్వబడింది అంటే 3 మోల్స్ మరియు తరువాత సమగ్ర విలువ 6207 7 గా ఇక్కడ ఎంచుకుంటారు కాబట్టి మీ సమాధానం చివరకు ఇక్కడ 1 86 నుండి 10 గా మారడానికి పవర్ 4 అంటే ఇక్కడ జౌల్ ఈ సమయానికి మనం సమగ్రతలు ఏమిటో లెక్కించవచ్చు తరువాత ఇప్పుడుఎంథాల్పీ ఎలా లెక్కించాలి ఇక్కడ మరొక ఉదాహరణలు చేద్దాం 6 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన పైప్లైన్ల ద్వారా నీరు ప్రవహిస్తుందని మరియు వివిధ రేడియల్ స్థానాల్లోని లోకల్ వెలాసిటీ ఇక్కడ క్రింద ఇవ్వబడింది రేడియల్ పొజిషన్ వద్ద ఈ టాబులాటెడ్ ప్రకారం ఇది మీ పైపు అని అనుకుందాం మరియు ద్రవం అంటే మీ నీరు ప్రవహిస్తోంది ఇప్పుడు వేర్వేరు రేడియల్ పొజిషన్ వద్ద వేగం మారుతున్నట్లు మీరు చూస్తారు ఎందుకంటే ఇక్కడ ఈ వేగం ప్రొఫైల్ ఇలా ఉంటుంది ఇప్పుడు మధ్యలో వేగం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ గోడకు ఆనుకొని ఉన్న వేగం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రేడియల్ స్థానం ఉన్నప్పుడల్లా ఈ రేడియల్ స్థానం ప్రకారం ఈ నీటి వేగం మారుతూ ఉంటుంది ఇప్పుడు దాని ప్రకారం మేము ఈ డేటా ప్రయోగాత్మక డేటాను కలిగి ఉండవచ్చు R 0 వద్ద ఈ గోడ వద్ద ఈ వేగం ఇది సమానంగా 2 కి సమానంగా ఉంటుంది లేదా ఇది 0 5 వద్ద ఈ r 1 94 గా ఉంటుంది మరియు ఇక్కడ r 1 వద్ద సెట్ చేయబడినది 1 5 1 50 వద్ద 1 78 ఆపై r 2 ఇది 1 11 మరియు 2 5 ఇది 0 61 మరియు 3 వద్ద మళ్ళీ 0 అవుతుంది ఇప్పుడు దీని ఆధారంగా మేము దీనిని ఇక్కడ వ్రాయవచ్చు సగటు వేగం మరియు సగటు వేగాన్ని లెక్కించవచ్చు దీని ఆధారంగా అవి ఇక్కడ ఉన్న 0 నుండి r రెడియస్ r విలువ లెక్కించవచ్చు ఈ మొత్తం వ్యాసార్థం ఈ r కి సమానంగా ఉంటుంది కాబట్టి ఈ వ్యాసార్థంలో మీరు లెక్కించాల్సిన సగటు వేగం ఎలా ఉండాలి ఇప్పుడు మీరు ఈ ట్రాపెజోయిడల్ నియమం మరియు సింప్సన్స్ నియమాన్ని ఉపయోగించాలి ఇప్పుడు ఆ సగటు వేగాన్ని ఎలా లెక్కించాలి వాస్తవానికి ఇక్కడ ఇచ్చిన ఈ సగటు వేగం ఈ విధంగా పొందవచ్చు కాబట్టి ఈ ఫార్ములా ఆధారంగా మీరు సగటు వేగం ఏమిటో లెక్కించవచ్చు ఈ వ్యాసార్థంలో 0 నుండి R వరకు ఉన్నప్పటికీ ఇప్పుడు దీని కోసం మీరు 0 నుండి R ur dr యొక్క అంతర్భాగం ఏమిటో మొదట కనుగొనాలి దాని ఆధారంగా ఇవ్వబడిన పట్టిక డేటా ఇప్పుడు మొదట R2 యొక్క విభిన్న విలువల కోసం లెక్కించబడ్డాయి కాబట్టి r యొక్క వేర్వేరు విలువల కోసం ur యొక్క విలువలను ఇక్కడ ఈ మొదటి పాయింట్ లెక్కించవచ్చు ఇది ur ఎలా ఉండాలి ఇది ur మరియు r మొదటి విలువలు rr 0 అప్పుడు ur చేయగలదు కోర్సుకు సమానం 0 రెండవ బిందువుకు 0 5 r 0 5 r విలువ ఇవ్వబడుతుంది మరియు వేగం ఇక్కడ ఇవ్వబడుతుంది 0 97 వస్తున్న ur విలువ ఏమిటో దాని ప్రకారం వేగం ఇవ్వబడుతుంది అయితే ఇది r 1 వద్ద ur ఉంటుంది 1 78 కు r 1 5 వద్ద సమానం ఈ ur 2 25 కు సమానం r 2 వద్ద ur 2 22 కు సమానం మరియు 2 5 వద్ద ఈ ur 1 52 కు సమానం అయితే r ఇక్కడ 3 ur ఉంటుంది మళ్ళీ 0 కి సమానం ఇప్పుడు ఈ డేటా ఆధారంగా మీకు తెలిసిన అంతర్భాగాలు ఏమిటి ట్రాపెజోయిడల్ నియమం మరియు తరువాత సగటు వేగం ఏమిటి అని మీరు వర్తింపజేయాలి ఇప్పుడు ట్రాపిజోయిడల్ రూల్ అప్లై చేయడం ద్వారా మనం n 6 రాయవచ్చు ఇక్కడ మొత్తం పాయింట్ సంఖ్య n 7 1 2 3 4 5 6 7 కాబట్టి ఇక్కడ 7 డేటా పాయింట్ మరియు h అనేది 3 ఇనిషియల్ 0 ఇక్కడ 7 పాయింట్ల సంఖ్యతో విభజించబడింది కాబట్టి ఇది కేవలం 0 428 అవుతుంది మరియు తరువాత మనం రాయగల సమీకరణం ప్రకారం ఇలా రాయవచ్చు ఆపై మనం ఇక్కడ ఇలా ప్రత్యామ్నాయం చేయవచ్చు 0 నుండి 3 ur dr అంటే 0 428 కు సమానం 2 గా విభజించబడింది ఇక్కడ y1 0 yn 0 మరియు తరువాత 2 మిగిలినది 0 97 1 78 మరియు తరువాత ప్లస్ ఇది 2 25 ఆపై 2 22 ఆపై 1 5 ఇవి మిగిలిన పాయింట్లు అప్పుడు మేము ఈ బ్రాకెట్ను ఇక్కడ మూసివేయవచ్చు చివరకు 3 74 గా మారవచ్చు అందువల్ల హౌర్ వెలాసిటీ u 2 ద్వారా r చదరపు 0 నుండి r ur dr వరకు ఉంటుంది ఇక్కడ 2 కి సమానం అవుతుంది r ఇక్కడ 3 మరియు 3స్క్వేర్ ఇవ్వబడుతుంది అప్పుడు ఈ సమగ్ర విలువ 3 కాబట్టి చివరకు 0 832 గా రాబోతోంది ఇది సమస్య ప్రకారం సెకనుకు సెంటీమీటర్ అవుతుంది ఈ విధంగా ట్రాపెజోయిడల్ నియమం ఆధారంగా సగటు వేగాన్ని మనం లెక్కించవచ్చు అదేవిధంగా సగటు వేగం కోసం సింప్సన్స్ నియమాన్ని వర్తింపజేసి మనం ఇక్కడ ఫార్ములా లో సింప్సన్స్ నియమం ప్రకారం ఇక్కడ n 7 h 0 428 మనం ఇక్కడ ఈ సమీకరణమును వ్రాయవచ్చు దీని ఆధారంగా మనం ఇక్కడ 0 నుండి 3 ur dr 428 ను 2తో విభజించారు పట్టిక డేటా ప్రకారం ఇక్కడ y1 0 y n0 4 n 1వరకు డేటా 0 97 ఉంటుంది మరియు తరువాత 2 25 1 ఇది మీ మిగిలిన డేటా మరియు తరువాత సింప్సన్స్ రూల్ n 2 నుంచి 1 78 2 22 సమీకరణం ప్రకారం గా మనం రాయగల ఈ డేటా యొక్క ఇతర భాగాలు కాబట్టి చివరగా 5 77 గా మారడం మరియు తరువాత సింప్సన్స్ నియమం ప్రకారం సగటు వేగాన్ని మీరు బార్ గా వ్రాయవచ్చు ఇది 2 కు సమానం అవుతుంది ఇది ఆర్ స్క్వేర్ ఇంటిగ్రేట్ 0 నుండి r ur dr కాబట్టి ఈ ఈ ఇంటిగ్రల్ వాల్యూలోనికి 3 స్క్వేర్ 5 77అని మీకు 2సంవత్సరాలు ఇవ్వబడినప్పుడు ఇది 5 77 వస్తుంది చివరకు 1 284 అనేది ఒక సెకనుకు ఒక సెంటీమీటర్ గా ఉంటుంది కాబట్టి సింప్సన్స్ నియమం ఆధారంగా మీరు డేటా ఉన్నప్పటికీ వేగం మరియు రేడియల్ స్థానం ఆధారంగా సగటు వేగం ఏమిటో అంచనా వేయవచ్చు కాబట్టి ఇంటెగ్రల్స్ విలువలు ట్రాపజోయిడల్ నియమం మరియు సింప్సన్స్ మూడవ నియమం లేదా సింప్సన్స్ నియమం యొక్కన్యూమరికల్ ఇంటెగ్రల్స్ పై ఆధారపడి ఉన్నాయని ఇక్కడ నేర్చుకున్నాము మరియు మీరు ఇతర ఇతర నోటబిలిటీ డేటాను కూడా ప్రాక్టీస్ చేయవచ్చు లేదా మీరు భిన్నంగా తెలుసుకోవచ్చు ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ ప్రక్రియల వేరియబుల్స్ ఈ ఇంటెగ్రల్స్ విలువ ఆధారంగా లెక్కించగల 5కు ప్రవహించే ప్పుడు సగటు వేగం ఎంత ఉండాలి అనే దానికి నీరు ప్రవహిస్తే అది ఇవ్వబడుతుంది అయితే ఈ సమగ్ర విలువను విశ్లేషణాత్మకంగా పొందలేము ఎందుకంటే ఆ సగటు వేగం ద్వారా ప్రాతినిధ్యం వహించే సర్టెన్ ఇక్వేషన్ లేదు ఆ అంతర్భాగం లేదా మీరు ఆ నిర్దిష్ట విధిని చూడగలిగినప్పటికీ అప్పుడు మీరు విశ్లేషణాత్మక పద్ధతి ద్వారా ఆ సమగ్ర విలువను సులభంగా లెక్కించవచ్చు కానీ ఎక్కడో మీరు కొన్ని సమగ్ర లేదా కొంత సమీకరణం చాలా క్లిష్టంగా ఉంటుందని చూస్తారు ఆ సమైక్యత యొక్క విశ్లేషణాత్మక పరిష్కారం మీకు లేకపోవచ్చు కాబట్టి దాని కోసం మీరు ఈ సమీకరణం ప్రకారం నేరుగా ఈ సింప్సన్స్ నియమం లేదా ట్రాపెజోయిడల్ నియమాన్ని వర్తింపజేయవచ్చు మరియు ఆ ఫంక్షన్ ఆధారంగా సమగ్ర విలువలు కూడా కాబట్టి ఈ సందర్భంలో మేము ఈ ట్రాపెజోయిడల్ నియమం మరియు సింప్సన్స్ నియమాన్ని నేర్చుకున్నాము ఇప్పుడు ట్రాపెజోయిడల్ నియమం ఏమిటంటే విలీనం చేయవలసిన ఫంక్షన్ ప్రభావంలో ఉంటే సరళత డేటా పాయింట్ల మధ్య విరామం మరియు ప్రతి విరామంలో నిజమైన ఫంక్షన్ పారాబొలిక్ లేదా క్యూబిక్ అయితే సింప్సన్స్ నియమం ఖచ్చితమైనది మీ ఫంక్షన్ కొన్ని ఇతర కాంప్లెక్స్లతో సరిగ్గా పారాబొలిక్ కానట్లయితే మీరు ఈ సమగ్రాలను పొందవచ్చు ఈ సింప్సన్స్ నియమం ఆధారంగా మీరు నాన్ లీనియర్ ఫంక్షన్ యొక్క సమగ్ర విలువను పొందవచ్చు తదుపరి ఉపన్యాసంలో స్వేచ్ఛ యొక్క ప్రక్రియ డిగ్రీల విశ్లేషణ గురించి చర్చించడానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి ఇక్కడ మనము ముగిస్తున్నాము ఇది కంప్యూటేషనల్ టెక్నిక్స్ యొక్క ప్రాథమిక అవగాహన ఎందుకంటే ఈ విషయాలు చాలా ముఖ్యమైనవి ఈ 2 చదరపు మీటర్లు ఆ లినియర్ ఇక్వేషన్ పోషించడానికి మీరు తెలుసుకోవాలి మరియు అనేక కెమికల్ఇంజనీరింగ్ ప్రక్రియలో ఇతర ఇంజనీరింగ్ ప్రక్రియలు కూడా కొన్నిసార్లు లీనియర్ ఇక్వేషన్ లేదా నాన్ లీనియర్ సమీకరణం చేయడం ద్వారా అంచనా వేయవలసిన ప్రయోగాత్మక డేటా మరియు నాన్ లీనియర్ సమీకరణానికి కొన్ని పారామితులు ఉంటాయి మరియు పారామితులను అమర్చడం ద్వారా పొందవచ్చు ప్రయోగాత్మక డేటా కాబట్టి కనీసం చదరపు పద్ధతి ద్వారా పొందవచ్చు నాన్ లీనియర్ ఈక్వేషన్ కోసం కూడా మీరు ఆ న్యూటన్ యొక్క పద్ధతిని మీరు సింప్సన్స్ రూల్ మరియు ట్రాపెజోయిడల్ నియమాన్ని ఉపయోగించగల ఇంటెగ్రల్ విలువలకు కూడా ఉపయోగించవచ్చు ఈ ప్రక్రియపై మీ మరింత అవగాహనకు ఇది సహాయపడుతుంది దాని ఆధారంగా ఎలా లెక్కించాలో వేరియబుల్స్ సరళ మరియు నాన్ లీనియర్ సమీకరణం ఆ ప్రయోగాత్మక డేటా ఆధారంగా ఆ సరళ లేదా నాన్ లీనియర్ సమీకరణాన్ని ఎలా పోషించాలి తరువాతి మాడ్యూల్లో ఆ రసాయన ఇంజనీర్ ప్రక్రియ గురించి మరియు ఆ ప్రక్రియ ఆధారంగా ఆ వేరియబుల్స్ ఆధారంగా స్వేచ్ఛ యొక్క డిగ్రీలను ఎలా విశ్లేషించాలి ఎన్ని వేరియబుల్స్ ఉంటాయి ఆ వేరియబుల్స్తోఎన్ని సమీకరణాలు నిర్వహించబడతాయి మరియు ఆ సమీకరణాలు ప్రత్యేకమైన పరిష్కారాన్ని ఇస్తుందా లేదా అనేది స్వేచ్ఛా స్థాయిల ద్వారా మీకు తెలుసు కాబట్టి ఇది మీకు తెలిసిన తదుపరి మాడ్యూల్లో తదుపరి ఉపన్యాసంలో చర్చించబడుతుంది మీరు శ్రద్ధ చూపినందుకు ధన్యవాదాలు